అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై నా కోర్సుకు మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను

ఇది ఐఐటి కాన్పూర్ మీకు ఎన్పిటిఇఎల్ మూక్ ఫార్మాట్ ద్వారా అందిస్తోంది మనం 5వ వారం మాడ్యూల్ నంబర్ 4 మరియు లెక్చర్ నంబర్ 28లో ఉన్నాము ఈ వారం సాంకేతికత మరియు అది కమ్యూనికేషన్నుముఖ్యంగా మానవ కమ్యూనికేషన్ను ఎలా ప్రభావితం చేస్తోంది అనే దానిపై దృష్టి కేంద్రీకరించబడింది గత రెండు ఉపన్యాసాలలోనేను మొబైల్ గురించి మరియు అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు పరిచయం చేయడం ప్రారంభించానుఆపై నెమ్మదిగా నేను ఇమెయిల్ పై దృష్టి పెట్టాను మరియు ఇమెయిల్లను ఎంత దుర్వినియోగం చేస్తున్నామోఎందుకంటే ఇమెయిల్లకు మార్గనిర్దేశం చేసే ప్రాథమిక సూత్రాలు మనకు అర్థం కావు అలాగే సాధారణంగా మన సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం ఇప్పుడునేను చివరిసారి చేసిన అదే పనిని కొనసాగించడానికికానీ ఈసారి పంపకూడదు అనే అర్థంలో ఇమెయిల్లను ఎలా పంపకూడదు అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతాను కాబట్టిఇది చాలా ముఖ్యం ఎందుకంటే మంచి ఇమెయిల్లను పంపడం మంచి ప్రభావాన్ని సృష్టించబోతోంది కానీ అప్పుడు చెడు ఇమెయిల్లను పంపడం మంచిది మీరు వాటిని అస్సలు పంపకపోవడం మంచిది కాబట్టిమనం నిజంగా చర్చను ప్రారంభించే ముందునేను ఇంతకు ముందు ఏమి చేశానో త్వరగా చూద్దాం ముఖ్యంగా నేను సాఫ్ట్ నైపుణ్యాలు యొక్క ప్రధాన సూత్రాలుగా పిలిచే ఐదు పి లపై దృష్టి పెట్టాను మరియు వ్యక్తిత్వ అభివృద్ధి ప్రణాళిక సంసిద్ధతపట్టుదల ప్రదర్శన మరియు తరువాత పట్టుదల కాబట్టిఅలవాటు పరంగా కూడామీరు దానిని చూస్తేమీరు మంచి అలవాటును పెంపొందించుకోవడానికి లేదా చెడు అలవాటును మార్చుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి మీరు ఉదయాన్నే లేవలేమని అనుకుందాం కాబట్టి మీరు ప్రణాళిక వేయాలికాబట్టి మీరు అలారం వేయడం లేదా మిమ్మల్ని అలారం వేయడం లేదా మిమ్మల్ని మేల్కొల్పమని ఎవరినైనా అడగడం లేదా ఉంచడం వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి కొత్త నడక బూట్లు లేదా జాగింగ్ బూట్లు లేదా జాగింగ్ కోసం కొత్త దుస్తులు కొనడం వంటి కొన్ని ఆకర్షణీయమైన విషయాలు కాబట్టి అది సంసిద్ధత పట్టుదల సాధారణంగా ఎవరినైనా ప్రభావితం చేయడంఒప్పించడం పరంగా ఉంటుంది కొత్త అలవాటును మార్చుకోడానికి మీరు ఎవరినైనా ఒప్పించవలసి ఉందని అనుకుందాంమీరు మీ పట్టుదలను ఉపయోగించాలి ప్రదర్శన అనేది కేవలం రూపాన్నిఉపయోగించిన అలంకరణను మాత్రమే కాకుండా నాణ్యత పరంగా మీరు ఎంత మంచివారో నిర్ణయించే అంతర్గత అంశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది చివరగాపట్టుదల అంటే మీరు దేని వల్ల నిరుత్సాహానికి గురైనందున ఆగకుండా ఉండటానికి ప్రయత్నాలు కొనసాగించడం నేను చెప్పినట్లుగామీలో కొందరు నాకు ఇమెయిల్ చేస్తున్నారు పంపుతున్నారుమీ ఆలోచనలను ఫోరమ్లో ఉంచారుమీరు ఒకటి లేదా రెండింటిని కొనసాగించగలుగుతున్నారనిమేము చిక్కుకున్నాం అని చెప్పండిఎలా కొనసాగించాలో మేము మాకు చెప్తాము కాబట్టి నేను పట్టుదల అంటే తిరిగి వెళ్ళండిమళ్ళీ ప్రారంభించండికొనసాగించండి అని చెబుతాను కాబట్టిమంచి అలవాట్లను ఏర్పరచుకోవడంలో నిరుత్సాహపడకండిముఖ్యంగా నిరుత్సాహపడకండి ఇప్పుడు ఇమెయిల్ రాయడం అనేది ఒక కళ మరియు కమ్యూనికేషన్ పరంగా మీరు చేసే ప్రతి పనిమీ సాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవడం అనేది చాలా సూక్ష్మంగా నేర్చుకున్న సూక్ష్మ కళ అని నేను చెబుతాను అందులో ఇబ్బంది ఏమిటంటే బహిరంగంగా బోధించడం చాలా కష్టంకానీ అప్పుడు మీరు దానిని నేర్చుకునిదాని నుండి లాభం పొందితేఅది మీ వద్ద ఉందని మీకు తెలుసుఅప్పుడు అది మీకు చాలా ఇస్తుంది ఆత్మవిశ్వాసం మరియు ప్రజలు మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభిస్తారుప్రజలు మిమ్మల్ని సమీపించడం ప్రారంభిస్తే ప్రజలు మీ మాట వినడం ప్రారంభిస్తారు మరియు ప్రజలు మీ వెంట పరుగెత్తుతారు మీరు వచ్చి వారితో మాట్లాడాలని వారు కోరుకుంటారు మీరు ఎవరితోనైనా మాట్లాడాలని మరియు ఆ వ్యక్తిని ప్రభావితం చేయాలని వారు కోరుకుంటారు ఇప్పుడు వేరే సందర్భంలో మేము ఈ సూత్రాలను వర్తింపజేస్తున్నాం మరియు మేము ఇమెయిల్లను చూస్తున్నాం ఆపై పైన పేర్కొన్న ఈ సూత్రాలన్నింటినీ ఉల్లంఘించే కొన్ని ఇమెయిల్ ఉదాహరణలను చూశాము ఇందులో మళ్ళీ నేను అదే ఆలోచనా విధానాన్ని కొనసాగించబోతున్నాను కానీ నిజంగా చెడు ఇమెయిల్లను ఎలా పంపకూడదో నేను హైలైట్ చేయబోతున్నాను ఈ క్రింది ఉపన్యాసాలలో నేను చర్చించబోయే సిద్ధాంత భాగానికి మిమ్మల్ని సిద్ధం చేసే కొన్ని ఉదాహరణలను చూద్దాం మరియు వాటిని విశ్లేషించండి ఇది చూడండి ఇదే నేను చివరిసారిగా ముగించిన ఆలోచన మీరు ఇమెయిల్లను ఎలా పంపాలో నేర్చుకునే ముందుఇమెయిల్లను ఎలా పంపకూడదో తెలుసుకోవడం ద్వారా మీ తప్పుడు అభ్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఇది ఇమెయిల్స్ పంపకుండా ఎలా ఉండాలి నేను ఆచరణాత్మక విధానాన్ని ఉపయోగిస్తున్నానని మీలో చాలా మంది ఇష్టపడ్డారని నేను సిద్ధాంతీకరించను వివిధ వ్యక్తులతో ఇమెయిల్ పరస్పర చర్యల నుండి నాకు వచ్చిన ఇమెయిల్ నమూనాలు ఇక్కడ ఉన్నాయి వారిలో ఎక్కువ మంది నా విద్యార్థులు వారిలో కొందరు నా సహచరులు వారిలో కొందరు విక్రేతలు వారిలో కొందరు తెలియని వ్యక్తులు సలహాలు ప్రశ్నలుదరఖాస్తులు మొదలైనవి అడుగుతున్నారు వాటిలో చాలా వరకు చెడు ఇమెయిల్ ఉదాహరణలు ఇప్పుడు ఇలాంటి సరళమైనదాన్ని చూడండి హలో మేడమ్ నేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఇమెయిల్ ద్వారా పంపిన సెలవు దరఖాస్తు కాబట్టి నేను రాబోయే రెండు రోజులు మీ తరగతులను రద్దు చేయబోతున్నాను నేను స్టేషన్ నుండి బయటకు వెళ్లాల్సి ఉన్నందున నాకు రెండు రోజుల సెలవు ఇవ్వండి ఆమె షాక్కు గురైంది తదుపరిది చూడండి హాయ్ సర్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న చాలా ముఖ్యమైన అత్యవసర విషయం పరీక్ష రాయడానికి రాదు నాకు మళ్లీ పరీక్ష ఇవ్వండి తలనొప్పి నన్ను చదువుపై దృష్టి పెట్టకుండా చేస్తుంది కాబట్టి నాకు సులభమైన ప్రశ్నపత్రం ఇవ్వండి చాలా ప్రేమ అత్యవసరం మరోవైపు ఉన్న రిసీవర్ ఉపాధ్యాయుడు ఆమె వదిలిపెట్టిన మొదటి షాక్ను ఇవ్వబోతున్నారని మరియు రెండవది తిరిగి పరీక్షించడం లేదా అత్యవసరంగా సహాయపడే మెరుగైన ప్రశ్నపత్రం ఇవ్వడం అని మీరు అనుకుంటున్నారా అది చెడుగా భయంకరంగా చెత్తగా మారిన భాగాన్ని చూడండి నమస్కరించడాన్ని చూడండి హలో మేడమ్ మీ బాల్యం నుండి మీకు ఎవరికైనా అంత బాగా తెలియకపోతే చాలా అనధికారికంగా ఉంటుంది మరియు ఉపాధ్యాయుడు ఎవరు మిమ్మల్ని ఇష్టపడేవారు శ్రేయోభిలాషులు ఎవరు మీ కుటుంబ స్నేహితుడు ఎవరు మరియు అప్పుడు ఆ వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తెలియకపోతే అది గౌరవనీయమైన మేడమ్ లేదా ప్రియమైన మేడమ్ భారతీయ సందర్భంలో కొంతమందికి ప్రియమైన మేడమ్ ఇష్టం లేదు కానీ ప్రియమైన పరంగా అంత దగ్గరగా ఏమీ లేదు కానీ ఇది ఇప్పటికీ ఉపాధ్యాయుడిని సంబోధించే అధికారిక మార్గంగా పరిగణించబడుతుంది చాలా అనధికారిక మరియు వ్యావహారిక భాష అయిన ఇతర భాషను నేను సంక్షిప్తంగా ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టినేను నా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను కాబట్టి నేను బంక్ చేయబోతున్నాను మళ్ళీ నేను గైర్హాజరౌతాను లేదా నేను మీ తరగతులను కోల్పోతాను అని మీరు చెప్పాల్సిన పదానికి చాలా తప్పు ఉపయోగం కాబట్టిబంకింగ్ అనేది రాబోయే రెండు రోజుల పాటు ఉద్దేశపూర్వకంగా సరదాగా తరగతులు లేకపోవడం చూపిస్తుంది కాబట్టి ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు మీరు నాకు ఒక స్పాడ్ ఇవ్వండి దయచేసి నాకు రెండు రోజులు ఇవ్వండి ఆపై మీరు స్పెల్లింగ్ పొరపాటు చేస్తే అది చాలా చెడ్డ అభిప్రాయాన్ని సృష్టిస్తుంది నేను మళ్ళీ స్టేషన్ నుండి బయటకు వెళ్ళవలసి ఉన్నందున స్టేషన్లో స్పెల్లింగ్ పొరపాటు మరియు బహుశా ఇది మొదట రావాలి కాబట్టి గౌరవనీయమైన మరియు ప్రియమైన మేడమ్ లేదా గౌరవనీయమైన లేదా ప్రియమైన మేడమ్ ఎందుకంటే నేను ఒక ముఖ్యమైన వివాహం లేదా ఒక ముఖ్యమైన పరీక్ష కోసం స్టేషన్ నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది దానికి కారణం చెప్పడానికి నేను హాజరు కావాలి కాబట్టి నేను ఈ రోజుల్లో మీ తరగతులకు హాజరు కాలేను కాబట్టి సెలవు ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు ముగింపు హర్షిస్తుంది కాబట్టి అది మళ్ళీ చెడ్డది మీరు మీ సన్నిహిత స్నేహితుడికి వ్రాస్తున్నట్లుగా ఈ సందర్భంలో అది మీకు విధేయతగా ఉండాలి ఆపై పేరు మరియు తదుపరిదాన్ని చూడండి మొదటి చెడ్డ విషయం ఏమిటంటే పెద్ద అక్షరాలు అస్సలు లేవు ఇది నిరంతరం మీరు పంపుతున్న టెలిగ్రామ్ కాదు మీరు తిరిగి పరీక్ష కోసం అభ్యర్థిస్తున్న లేఖను పంపుతున్నారు కాబట్టి మీరు చాలా మర్యాదగా ఉండాలి మరియు మీరు తొందరపడ్డారని మీరు అసహనంగా ఉన్నారని చూపించలేరు గురువు చాలా దగ్గరగా ఉంటే తప్ప మీ గురువును సంబోధించడానికి హై సర్ మళ్ళీ చాలా సంస్కృతి లేని మార్గం కాబట్టి అది లేడీ లేదా మగ టీచర్ అనే వ్యక్తిని బట్టి గౌరవనీయమైన సర్ లేదా గౌరవనీయమైన మామ్ లాగా ఉండాలి ఈ టెలిగ్రాఫిక్ భాషలో చాలా ముఖ్యమైన ఈ అత్యవసర విషయాన్ని నివారించాలి సరైన వాక్యాలను ఉపయోగించాలి ఆపై నాకు తిరిగి పరీక్ష ఇవ్వాలి అన్నింటిలో మొదటిది మర్యాదపూర్వకమైన మార్కర్ లేకుండా నేరుగా అడిగిన ఏదైనా ఇవ్వడం నిజంగా చెడ్డది దయచేసి నాకు తిరిగి పరీక్ష ఇవ్వండి దయచేసి మీరు ఉపయోగించినప్పటికీ నాకు సులభమైన ప్రశ్నపత్రం ఇవ్వండి దయచేసి ఇది పూర్తిగా చెడ్డది మరియు అసంబద్ధం అవుతుంది ఎందుకంటే మీరు సులభమైన ప్రశ్నపత్రం డిమాండ్ చేయలేరు బిచ్చగాళ్ళు ఎంపిక చేసేవారు కాకూడదు అనే సామెత ఉన్నందున మీరు మొదట ఏదైనా ఎంచుకోలేరు కాబట్టి మీరు ఇప్పటికే ఉపాధ్యాయుడిని తిరిగి పరీక్ష కోసం పరిగణించమని వేడుకుంటున్నారు ఆపై మీ కోసం ప్రశ్నపత్రం ఎలా సెట్ చేయబడుతుందో మీరు ఎంచుకోలేరు కాబట్టి మీకు తలనొప్పి ఉందా లేదా మీరు చదువుపై దృష్టి పెట్టగలరా లేదా అనేది ఉపాధ్యాయుడి ఆందోళన కాదని మీరు డిమాండ్ చేయలేరు నిజమైన వాస్తవాలను ఇవ్వడం ద్వారా మీ ప్రదర్శన పట్టుదల ద్వారా మీరు ఉపాధ్యాయుడిని నిజంగా ఆకట్టుకోవాలి తద్వారా ఉపాధ్యాయుడు మీ పట్ల శ్రద్ధ చూపుతాడు కాబట్టిఉపాధ్యాయుడు ఇప్పటికే ఈ చాలా ప్రేమను చదివినప్పుడు ఉపాధ్యాయుడు మీ పట్ల చిరాకు చెందుతాడుఇక్కడలేదు ఉపాధ్యాయుడు కనీసం కొంత విధేయతను ఆశిస్తున్నాడు మీది నిజాయితీగా మీది నమ్మకంగా మీది కానీ ఇక్కడ దీనితో ముగించడం మరింత చికాకు కలిగిస్తుంది ఆపై మీరు కాదు కాబట్టి మీకు సాఫ్ట్ స్కిల్స్ లేవని చూపించే తప్పుడు సంకేతాలను పంపే ఈ రకమైన మెయిల్లను నివారించండి ఒక వైపు మీరు దాని గురించి ఆందోళన చెందడం లేదని చూపిస్తారు మరోవైపు నిజం ఏమిటంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోమని మీకు చెప్పబడటం లేదు కాబట్టి ఇప్పుడు మీకు అవకాశం లభిస్తోంది కాబట్టి సరిదిద్దడానికి ప్రయత్నించండి ఆపై మెరుగుపరచండి ఇమెయిల్లను ఎలా పంపకూడదో మరికొన్ని ఉదాహరణలను చూద్దాం ఇది కూడా నాకు వచ్చిన మెయిల్లలో ఒకటి ప్రారంభంలో శుభోదయం సర్ మామ్ నేను బంధ్వా ఎస్ పి నుండి అపూర్వ అల్లాదిని మిగిలిన భాగాన్ని చూడండి నేను చదవడం లేదు మొదట త్వరగా చూడండి ఆపై నేను చర్చించబోతున్నాను దీనిని చూడటానికి ఒకటి లేదా రెండు సెకన్ల సమయం పడుతుంది ఆపై నేను మీతో చర్చిస్తాను నేను దీనిని చూడాలనుకుంటున్న విధానాన్ని మీరు త్వరగా పరిశీలించారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు అన్నింటిలో మొదటిది మీరు మొదట నమస్కరించే ముందు అధికారిక శుభ ప్రభాతంతో ప్రారంభించలేరు గౌరవనీయమైన వ్యక్తి మేడమ్ లేదా గౌరవనీయమైన సర్ లేదా ప్రియమైన మేడమ్ ఆపై మీరు గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ మేడమ్ అని చెప్పవచ్చు కాబట్టి అది కొనసాగాలి ఆపై ఇది మళ్ళీ చెడ్డ మెయిల్ ఎందుకంటే విద్యార్థి పూర్తి పెద్ద అక్షరాలను ఎక్కడ ఉపయోగించాడో నేను చూపించిన మునుపటి మెయిల్స్ మాదిరిగా సృష్టిస్తుంది ఇక్కడ ఇది ఎక్కువగా చిన్న అక్షరాలు మరియు విరామ చిహ్నాలకు గౌరవం లేదు మరియు నిజంగా అవసరమైన చోట పెద్ద అక్షరాలు లేవు ఉదాహరణకు నేను ఎల్లప్పుడూ పెద్ద అక్షరంలో ఉండాలి ఎందుకంటే ఇది రాజ సర్వనామంగా పరిగణించబడుతుంది మరియు ఇది సర్వనామం అయినప్పటికీ మీరు I కోసం పెద్ద అక్షరాన్ని ఉపయోగించాలి మరియు I ని చిన్న అక్షరాలలో ఉపయోగించాలి లేఖ రూపం మీకు రచన యొక్క ప్రాథమిక అంశాలు తెలియవని సూచిస్తుంది ఆంగ్ల భాష మరియు ఇది ఒక ఇమెయిల్ వాస్తవానికి ఇది విచారణ కోరుతూ గేట్ వైస్ ఛైర్మన్కు వ్రాయబడింది కాబట్టి మీరు ఇంత ఉన్నత పదవిలో ఉన్నవారికి వ్రాస్తున్నారు మరియు మీరు మీ మెయిల్ను రెండుసార్లు తనిఖీ చేయాలి ఆపై మీరు ఎంబీఏ అభ్యర్థి కావాలనుకుంటున్నారని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ రోజు MBA లో సాధారణ పరిభాష అది GD అయినా లేదా ఇంటర్వ్యూ అయినా అది ఆంగ్లంలో నిర్వహించబడుతుంది మరియు వారు మీ సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పాటు మీ ఆంగ్ల నైపుణ్యాలను కూడా అంచనా వేస్తున్నారు మరియు ఇది మీరు పంపిన లేఖ మీరు మీ పేరు గురించి ఏమి మర్చిపోయారా మళ్ళీ పేరు పెట్టండి పెద్ద అక్షరాలు లేవు అపూర్వ అల్లా AA లేదు అప్పుడు ఈ బంధ్వా ఎంపీ నుండి కొన్నిసార్లు ఎస్ కాబట్టి అది ఎంపి లేదా ఎస్పి అనేవి చాలా స్పష్టంగా లేవు ఆ తరువాత అది ఎంఇ ఎన్ఇ అంటే సగటు లేదా హిందీలో అయినా ఆమె మళ్ళీ మైన్ బిఇ అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇది ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని సూచించే డి క్యాపిటల్ ఇ క్యాపిటల్లో ఉండాలి కాబట్టిహిందీలో కూడా ఆంగ్లంలో వ్రాసినప్పుడు అభ్యర్థి దానిని సరిగ్గా తెలియజేయలేరుఆపై ఈ బంధ్వా కె ఎస్ఎఫ్ఐడిడిఎస్ ఈ సంస్థ ఏమిటి ఈ కళాశాల అంటే ఏమిటి దీని పూర్తి రూపం ఏమిటో ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది కాబట్టి కళాశాల చెప్పండి ఆ తరువాత 2010 లో స్థలం లేదు ఆపై మైన్ మళ్ళీ 2011 అది ఆంగ్లంలో ఎంఈ అయినా లేదా ఎంఈ అయినా స్పష్టంగా ఆమె కోసం ఎంఈకానీ అప్పుడు ఎవరికైనా హిందీ తెలియకపోతే హిందీయేతర వ్యక్తి దీనిని చదువుతున్నాడని అనుకుందాం మరియు ఆ వ్యక్తికి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు ఆ వ్యక్తి దీనిని నేను అని చదువుతారు క్యాట్ పరీక్ష దియా టా డిస్కో ఫలితం హబీ ఈ భాగం మొత్తం జనవరి నెలలో ఆంగ్లంలో ఉండాలి ఇది జనవరి తర్వాత రాజధాని జె లో ఉండాలి అప్పుడు మళ్ళీ సంవత్సరం నేను లేదా నేను ఆయా హై తో ఆపై నేను మీరు కేవలం ఆంగ్లంలో లేదా కేవలం లేదా కేవలం కాబట్టి ఎవరికైనా ఆంగ్లం మాత్రమే తెలిసినప్పుడు ఈ మెయిల్ క్యాట్ స్కోర్ కార్డును చదవడం చాలా కష్టం నేను లేదా నేను మొత్తం శాతము 48 హై లేదా హై మళ్ళీ నేను లేదా నేను బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ఎంబీఏ లేదా ఎంబీబీ మీకు ఎంబీఏ కావాలంటే అది ఎం క్యాపిటల్ డాట్ బీ క్యాపిటల్ డాట్ ఎ క్యాపిటల్ డాట్ కర్ణ చాటి హమ్ ఈ సమయానికి హాస్యం చదవడం ఈ వ్యక్తికి ప్రతిస్పందించినట్లు అనిపించదు మరియు మీరు ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నారు అని కూడా అనుకుంటారు కమ్యూనికేషన్ పరంగా అధిక నైపుణ్యాలు అవసరమయ్యే కోర్సు యొక్క ప్రాథమికాలను కూడా చేయడానికి కూడా మీకు అర్హత లేదు మీరు ఎంబీఏ గురించి ఎందుకు ఆలోచిస్తారు కాబట్టి ఒక వ్యక్తి వెంటనే అదే ఆలోచిస్తాడు ఆపై అడ్మిషన్ మిల్ సక్తా హై పార్ట్ టైమ్ ఎంబీఏ కర్ణ కే లిఏ కే అబద్ధం అనేది సత్యానికి విరుద్ధంగా ఆంగ్లంలో అబద్ధం లేదా అబద్ధం అయితే ఇప్పుడు అబద్ధం అని కూడా వ్రాస్తారా లేదా అబద్ధం అని కూడా వ్రాస్తారా ఆంగ్లంలోకి అనువదించబడితే తప్పు అప్పుడు ముజే దయచేసి అడ్మిషన్ కి ప్రొసీజర్ బాటా యే లేదా బాటా యే వివరాలు మరియు ఫీజు నిర్మాణం ముజే ఇమెయిల్ కర్ పంపిన కి జి ఇ ధన్యవాదాలు ఈ ఒక అప్పర్వా అల్లా ది బంద్వా స్ప్ లోని మరొక పదబంధం ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఇ మెయిల్ పంపడం విషయంలో చాలా అపరిశుభ్రంగా చాలా మురికిగా ఉంది విరామ చిహ్నాల పెద్ద అక్షరాలకు గౌరవం లేదు మరియు రెండు భాషలను కలపడం ప్రామాణికమైనదాన్ని ఆంగ్లంగా అంగీకరించినప్పుడు అవతలి వ్యక్తికి రెండు భాషలు తెలుసని భావించి మరియు మీకు తెలియకపోతే అవతలి వ్యక్తికి తెలుసో లేదో మీకు తెలియకపోతే ప్రణాళిక మరియు సంసిద్ధత పరంగా మీ కోసం లేఖను రూపొందించగల ఎవరినైనా అడగండి ఆపై దానిని సంబంధిత ఒక మంచి లేఖ రాసి ఆపై సంబంధిత అధికారికి పంపండి తద్వారా అది మీపై మంచి ముద్ర వేస్తుంది ఇప్పుడు మంచి ఇమెయిల్లను పంపడం ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటో మీకు అర్థం అయ్యేలా చేసే మరికొన్ని ఉదాహరణలను చూద్దాం ఇప్పుడు దీనిని చూడండి బహుశా నాకు వచ్చిన చెత్త ఇమెయిల్లలో ఒకటి మరియు ఇందులో దాదాపు ప్రతిదీ తప్పు ఉంది నేను మీకు నేర్పించాలనుకుంటున్న ప్రతిదీ నేను ఈ ఇమెయిల్ గురించి చర్చించడం ద్వారా మాత్రమే నేర్పించగలను ఇప్పుడు మేము దీనిని ఎలా నిశితంగా విశ్లేషించగలమో చూద్దాం ఆపై మీ ఇమెయిల్ వ్రాత నైపుణ్యాలు మరియు సాఫ్ట్ స్కిల్స్ను ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం మొదట ఈ వ్యక్తి ఇంటర్న్షిప్ కోరుతూ ఒకే అధ్యాపకులకు మాత్రమే పంపుతున్నాడు కానీ ఈ విద్యార్థి ఇప్పుడు ఎన్ని ఇమెయిల్ ఐడిలను పంపుతున్నాడో చూడండి ఇప్పుడు మీరు 1000 మందికి పంపినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ స్పందిస్తారని భావిస్తారు మరియు చివరికి ఆ వ్యక్తికి ఎవరూ స్పందించరు మరియు స్పష్టంగా మీరు ఇంటర్న్షిప్ కోసం అడిగినప్పుడు మీ మెయిల్ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మీకు సాఫ్ట్ స్కిల్స్లో అవసరమైన ఐదు రూపాయలు లేవని మీ మెయిల్ ప్రతిబింబిస్తుంది మీరు పూర్తిగా సాఫ్ట్ స్కిల్స్ లేని వ్యక్తి అని మరియు వారు మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు ఆపై మిమ్మల్ని ఇంటర్న్షిప్లో ఉంచుతారు మరియు అతను డోవా డోవాకు పంపిన సిసిని చూడండి వాస్తవానికి అతను దానిని పంపించాల్సిన అవసరం లేని విద్యా వ్యవహారాల డీన్ అప్పుడు విచ్ లేదా జీ వైస్ ఛైర్మన్ జీ అతను దానిని అస్సలు పంపించాల్సిన అవసరం లేదు అప్పుడు ఐఐటికె డాట్ ఎసి డాట్ ఇన్ వద్ద డైరెక్టర్ మరియు తరువాత డిడి డిప్యూటీ డైరెక్టర్ ఫ్యాకల్టీ ఐఐటికె డాట్ ఎసి ఐఐటికె డాట్ ఎసి డాట్ వద్ద సుమారు 500 మంది సుమారు 10000 మంది వ్యక్తుల వద్దకు వెళతారు ఇప్పుడు అతను ఎవరిని పంపుతున్నాడో అతను 10000 మందిలో మొదటి సంవత్సరం విద్యార్థులు తరువాత కొంతమంది కార్మికుల సిబ్బంది ఉంటారని అడుగుతున్నాడు కాబట్టి అతను ఎవరికి ఇంటర్న్షిప్ ఇవ్వాలనుకుంటున్నాడో ఇప్పుడు అతను వ్రాసిన అంశాన్ని చూడండి వాస్తవానికి అతను కొన్ని మెయిల్స్ను ఉపయోగించాడు అయితే ఇది అతను వ్రాస్తున్న మొదటి మెయిల్ అయినప్పటికీ అతను రిప్లై రిప్లైని సూచిస్తూ రీ రీ అని వ్రాసాడు కానీ ఇది సమాధానం కాదు అప్పుడు వేసవి స్పెల్లింగ్ తప్పులకు సంబంధించి అతను మీ సంస్థలో శిక్షణను వ్రాసాడు ఇది మీ చిన్న రూపం ఇది మళ్ళీ అధికారిక రూపంలో తప్పు మరియు అనవసరమైన చుక్కల సూచన లేదా మూలధనం లేదు డాక్టర్ అని వ్రాయబడింది పెద్ద అక్షరాలను ఉపయోగించకుండా మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెద్ద అక్షరాలను ఉపయోగించరు ఆపై చుక్కలను అనవసరంగా ఉపయోగిస్తారు ఆపై మీరు ప్రధాన భాగాన్ని పరిశీలిస్తే తనకు కొన్ని తెలుసు అని చెబుతాడు సత్య పాల్ సింగ్ కానీ ఇక్కడ విజయ్ పాల్ సింగ్ అనే వ్యక్తిని సూచిస్తారు సింగ్ ఆయనకు తెలిసినవాడు మరియు సత్య పాల్ లేదా అతను ఏ సింగ్కు రాస్తున్నాడో విజయ్ పాల్ స్పష్టత లేదు ఇప్పుడు మీకు అక్కడ ఎవరైనా తెలిస్తే అతను దేనికి రాస్తున్నాడు ఎందుకు రాస్తున్నాడో అప్పుడు పెద్ద అక్షరాలలో వ్రాయడం చాలా ముఖ్యమైనదని సూచిస్తుందని అతను భావించే తదుపరిదాన్ని చూడండి కానీ మీరు దానిని స్పష్టంగా చదవలేనందున ఇది చాలా చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తోంది కాబట్టి మళ్లీ స్పెల్లింగ్ పొరపాటును కొనసాగించి ఆపై ఫుల్ స్టాప్ అయిన విరామ చిహ్నానికి ముందు ప్రతిసారీ అతను స్థలం ఇచ్చాడు వాస్తవానికి అన్ని ఖాళీలు విరామ చిహ్నాల తర్వాత వస్తాయి అంతకు ముందు కాదు ఫుల్ స్టాప్ తర్వాత లేదా కామా స్పేస్ రావాలి కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత ఖాళీ లేదు ఇది మళ్ళీ విరామ చిహ్నాలను తప్పుగా ఉపయోగించడం కాబట్టి మేము త్వరలో మీ ప్రతిస్పందనలో చూస్తాము కాబట్టి ఇది వ్రాయడానికి సరైన మార్గం కాదు నేను అనుకూలమైన సమాధానం ఆశిస్తున్నానుఆపై మీరు నా నంబర్కు నాకు సందేశం పంపాలని చెప్తున్నాను ఇప్పుడు మీరు డిమాండ్ చేయలేరు మరియు నేను ఎందుకు స్పందించాలి అని అనిపిస్తుంది దానిని చదివే వ్యక్తికి అది అహంకారం లేదా మర్యాద లేకపోవడం అని అనిపిస్తుంది మరియు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆపై చివరిది కూడా మీరు చివరి పదబంధాన్ని చూస్తే లవ్ యు లవ్ ను క్లుప్తంగా చూడండి మరియు ఫేస్బుక్లో ఎక్కడ అతను తనకు తెలియని వ్యక్తికి చెప్తున్నాడు మరియు అతను ఇంటర్న్షిప్ కోరుకుంటాడు ఆపై అతను కేవలం వచ్చి ఫేస్బుక్లో నాతో చేరండి అని చెప్తున్నాడు మేము చాట్ కోసం వెళ్తాము ఇప్పుడు ఇంటర్న్షిప్ ఎలా పొందాలో మీకు పూర్తిగా తెలియకపోవచ్చు విద్యార్థి నిజంగా మంచివాడు కావచ్చు సంబంధిత అధ్యాపకులతో చాలా మంచి ఇంటర్న్షిప్ చేయగల నిజాయితీగల సామర్థ్యం కలిగి ఉండవచ్చు ఐఐటి కాన్పూర్కు కూడా దోహదం చేయవచ్చు మరియు ఐఐటి కాన్పూర్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చుకానీ వ్యక్తి తనను తాను ఎలా ప్రదర్శించుకోవాలో లేకపోవడం వల్ల ప్రణాళిక సంసిద్ధత సంసిద్ధత లేదు కాబట్టి ఇమెయిల్ వ్రాసే విషయంలో మర్యాద లేకపోవడం మరియు అది తప్పు సంకేతాన్ని పంపుతుంది మరియు దీనికి వ్యక్తిని సిఫారసు చేసినప్పటికీ మీరు ఇమెయిల్లను ఉపయోగించడానికి భయపడితే మీరు ఇమెయిల్లను సమర్థవంతంగా ఉపయోగించకూడదు అని చెప్పి అతను దానిని పొందలేడు ఎందుకంటే రోజు మరియు రోజులో కమ్యూనికేషన్ ఎల్లప్పుడూ ఇమెయిల్లతో నిండి ఉంటుంది మీరు దాని నుండి తప్పించుకోలేరు కాబట్టి కార్పొరేట్ కార్యాలయాలు మరియు సాంకేతిక సంస్థలు వంటి ప్రదేశాలలో ప్రజలకు నాలుగు ఐదు ఇమెయిల్ ఐడిలు ఉంటాయి ఆపై ప్రతిరోజూ ప్రతి నిమిషం మీరు తప్పించుకోలేని ఇమెయిల్లను ఉపయోగించడం ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి తప్పించుకోవడం వాస్తవానికి మిమ్మల్ని వదిలివేస్తుంది మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలింగనం చేసుకున్న ఈ సాంకేతిక విజృంభణ నుండి మీరు పూర్తిగా బయటపడతారుకానీ ఏదైనా మితిమీరినది ప్రమాదకరమైనది అనే జ్ఞానంతో చాలా పరిమిత ప్రభావవంతమైన పద్ధతిలో ఇమెయిల్ను ఉపయోగించండిమీ సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి దాన్ని మీ గురించి చాలా చెప్పే కళగా ఉపయోగించండి కానీ నేను మునుపటి వాటిలో మీకు చూపించడానికి ప్రయత్నించినట్లుగా మీ చెత్త రూపాన్ని సూచించేది కాదు ముగింపు ఆలోచనగా నేను చాలా తీవ్రమైనదాన్ని చర్చించాను ఒక చిన్న జోక్ని చూద్దాం ఆపై ఈ ఉపన్యాసాన్ని ముగించి ఈ జోక్ని చూద్దాం ఇది ఇలా ఉంటుంది కాబట్టి యజమాని మరియు ఉద్యోగి ఉద్యోగి వచ్చారు మరియు మీరు మీ ఇమెయిల్లను మరింత తరచుగా తనిఖీ చేయాలని బాస్ చెప్పారునేను మూడు వారాల క్రితం మిమ్మల్ని తొలగించాను కాబట్టి చాలా కార్పొరేట్ కార్యాలయాలలో ఎవరినైనా ఉద్యోగం నుండి తొలగించి ఎవరినైనా ఉద్యోగం నుండి తొలగించే వ్యక్తిని కూడా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు ఆపై వారు జీతం చెక్కును పంపుతారు ఆపై మరొక లేఖను వదిలివేస్తారు మరియు స్కాన్ లేఖ అక్కడికి వెళ్ళవచ్చు ఆపై వారు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మీ ఇమెయిల్లను మరింత తరచుగా తనిఖీ చేయాలని ఆయన చెప్పారు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు ఆధునిక కాలంలో సుమారు మూడు వారాలుగా దాన్ని తనిఖీ చేయలేదు మూడు వారాల పాటు ఇమెయిల్ తనిఖీ చేయడం చాలా ప్రమాదకరం కావచ్చు మీరు చాలా విషయాలను కోల్పోతారు కానీ అదే సమయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఈ రకమైన విషయాలతో అతిగా ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అవసరం లేదుమీరు దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటేనే ఇప్పుడుతదుపరి ఉపన్యాసంలో నేను కొన్ని ఇమెయిల్ నిబంధనలను ఎలా రూపొందించవచ్చో మరియు దాని మర్యాదను ఎలా అవలంబించవచ్చో చర్చించబోతున్నానుతద్వారా మీరు ఇమెయిల్లను సమర్థవంతంగా పంపగలుగుతారు కాబట్టిఈ గమనికతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు దీన్ని చూసి ఆనందించారని నేను ఆశిస్తున్నాను